ఇక్కడ సర్క్యూట్లో ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ ఉన్నప్పుడు కూడా మనం మూడు సమీకరణాలు మరియు మూడు వేరియబుల్స్ లో ఎలా రాయాలో చూసాము మూడు వేరియబుల్స్ V1 V2 V3 మరియు నేను ఈ మూడు వేరియబుల్స్ కోసం పరిష్కరించగలను ఇప్పుడు ఇది బాగానే ఉంది మేము నోడ్ 1 సమీకరణంలో తెలియని కరెంట్ I12 తీసుకున్నాము మరియు నోడ్ 2 సమీకరణంలో కూడా అదే తెలియని కరెంట్ I12 వ్యతిరేక గుర్తుతో తీసుకున్నాము మేము ఈ రెండింటినీ కలిపి ఆ వేరియబుల్ను తొలగించాము ఈ అదనపు ఇంటర్మీడియట్ వేరియబుల్ ని ఉపయోగించకుండా ఈ సమీకరణాలన్నింటినీ నేరుగా వ్రాయడానికి ఒక సులువైన మార్గం ఎంచుకున్నాము మీరు నోడల్ అనాలసిస్ లో ఏమి చేసామో ఒకసారి గుర్తు చేసుకుంటే కిర్చాఫ్ లా Kirchhoff's law తో మొదలుపెట్టారు ఆపై వాటిలోని ప్రతీ కరెంటును మరియు దానిలోని ఓల్టేజ్ ని గుర్తించాము ఆ బ్రాంచ్ లోని రెసిస్టెన్స్ గుర్తించారు చివరకు సమీకరణాలు వ్రాసినప్పుడు కేవలం సర్క్యూట్ ను చూసి కండక్టెన్స్ మ్యాట్రిక్స్ ను వ్రాయవచ్చు కాబట్టి మేము ఇక్కడ కూడా అలా చేసే అవకాశం ఉంది ఇక్కడ నోడ్ 1 మరియు నోడ్ 2 సమీకరణాలు సంకలనం చేసినప్పుడు ఏమి జరుగుతుందో మీరు చూడవచ్చు నేను ఈ సర్క్యూట్ ను తీసుకున్నాను నోడ్ 1 సమీకరణాన్ని పరిశీలిస్తే ఎడమ వైపున నోడ్ 1 నుండి బయటికి వెళ్లే కరెంట్ల మొత్తం నోడ్ 1 లోకి ప్రవేశించే ఇండిపెండెంట్ కరెంట్ కి సమానం అలాగే నోడ్ 2 నుండి బయటికి వెళ్లే కరెంట్ల మొత్తం నోడ్ 2 లోకి ప్రవేశించే ఇండిపెండెంట్ కరెంట్ల కి సమానం మేము ఈ రెండింటిని సంకలనం చేసినప్పుడు ఏమి జరుగుతుంది నోడ్ 1 మరియు 2 ఉండే ఈ ఉపరితలం నుంచి నోడ్ 1 మరియు 2 నుండి వెలువడే మొత్తం కరెంట్ వస్తుంది ఎందుకంటే మొదటి సమీకరణంలో నోడ్ 1 మరియు నోడ్ 2 ల మధ్య ప్రవహించే కరెంట్ ప్రత్యేక గుర్తుతో కనిపిస్తాయి మరియు రెండవ సమీకరణంలో అదే కరెంట్ వ్యతిరేక గుర్తుతో కనిపిస్తుంది కాబట్టి 1 మరియు 2 నోడ్ల మధ్య ప్రవహించే ఏదైనా కరెంట్ విలువ మీరు వాటిని జత చేసినప్పుడు రద్దవుతుంది తరువాత ఏమి మిగులుతుంది అంటే ప్రాథమికంగా నోడ్ 1 మరియు 2 ఉండే ఈ ఉపరితలం నుంచి వెలువడే మొత్తం కరెంట్ వస్తుంది ఇక్కడ నేను ఈ ఉపరితలం గురించి మాట్లాడుతున్నాను అప్పుడు 1 మరియు 2 నోడ్లలోకి ప్రవహించే ఇండిపెండెంట్ కరెంట్ మొత్తం కుడి వైపున ఉంటుంది దీనిని ఒక నోడ్ గా చూసే కన్నా ఈ రెండు నోడ్స్ లేదా చాలా నోడ్స్ ఉండే మొత్తం ఉపరితలం ను ఒక సూపర్ నోడ్ గా పరిగణించవచ్చు దీని అర్థం ఏమిటంటే అటువంటి నోడ్ ల మధ్య వోల్టేజ్ సోర్స్ అనుసంధానం చేసినప్పుడు మీరు ఆ రెండు నోడ్ లను సూపర్ నోడ్ గా గుర్తించి ఆ సూపర్ నోడ్ కి సమీకరణం రాయండి సూపర్ నోడ్ నుంచి వెలువడే కరెంటు ల మొత్తం ఆ సూపర్ నోడ్ లోకి ప్రవేశించే కరెంటు మొత్తానికి సమానం అవుతుంది మీరు దీన్ని ఎలా చేస్తారు మీకు ఇప్పటికీ అదే వేరియబుల్స్ V1 V2ఉన్నాయి ఇక్కడ సూపర్ నోడ్ ఉంది సూపర్ నోడ్ లో ఉండే ప్రతీ నోడ్ వాటి వాటి స్వంత వోల్టేజ్ లను కలిగి ఉంటాయి నోడ్ 1 నుండి నోడ్ 2 కి వెళ్లే కరెంట్ల గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు V1 మరియు V2 సంబంధించిన ఈ సమీకరణం ఇప్పటికీ ఉంది కాబట్టి V1 నోడ్ 1 వద్ద మొత్తం కండెక్టన్స్ తో గుణించబడుతుంది మరియు V2 కూడా నోడ్ 2 వద్ద మొత్తం కండెక్టన్స్ తో గుణించబడుతుంది మరియు అన్ని ఇతర పదాలు ఉంటాయి మీకు నోడ్ 1 మరియు కొన్ని ఇతర నోడ్ల మధ్య కండెక్టన్స్ ఉంటే దానికి సంబంధించిన ఇతర పదాలు వస్తాయి ఇది ఉదాహరణ నుండి స్పష్టమవుతుంది ఇది సూపర్ నోడ్ నోడ్ 1 మరియు నోడ్ 2 ల యొక్క సమీకరణాలను కలిపినప్పుడు సూపర్ నోడ్ కి సంబంధించిన రెసిస్టర్ల ద్వారా ప్రవహించే మొత్తం కరెంట్ V1G11 ఎందుకంటే నోడ్ 1 వద్ద మనకు ఒకే కండెక్టన్స్ మాత్రమే ఉంటుంది కానీ నోడ్ 2 వద్ద మనకు కండెక్టన్స్ G22 మరియు G23ఉన్నాయి కాబట్టి మనకు V2G22G23 ఉంది మీరు ఈ నోడ్లలో ఏదైనా ఒకదాని నుండి సూపర్ నోడ్ వెలుపల ఉన్న ఇతర నోడ్ల వరకు కండెక్టన్స్ ను కలిగి ఉండవచ్చు అటువంటి వాటిని నెగెటివ్ గుర్తు తో సూచిస్తాము V3G23 మేము V4 మరియు G14 లతో వేరే నోడ్ కలిగి ఉంటే మనకు V4G14 వస్తుంది కానీ ఇది ప్రస్తుతం సర్క్యూట్లో లేదు అది అక్కడ ఉంటే ఇలా వ్రాయవలసి వస్తుంది ఇండిపెండెంట్ సోర్సెస్ ద్వారా ఈ సూపర్ నోడ్లోకి ప్రవహించే మొత్తం కరెంట్ను గమనించాలి I1 సూపర్ నోడ్లోకి వెళుతోంది మరియు ఇక్కడ నోడ్ V2 వేరే ఏమీ అనుసంధానం చేయబడలేదు కాబట్టి మొత్తం కరెంట్ కేవలం I1 మాత్రమే ఇది లేదు నేను దానిని కేవలం ఉదాహరణగా తీసుకున్నాను కాబట్టి నోడ్ 1 మరియు నోడ్ 2 సమీకరణాలను కూడి పరిశీలించడం ద్వారా ఈ సమీకరణాన్ని వ్రాయవచ్చు మనం చేయాల్సిందల్లా వోల్టేజ్ సోర్స్ తో అనుసంధానించబడిన నోడ్లను కలిపే సూపర్ నోడ్ను గుర్తించడం మరియు ఎడమ వైపున మీరు రెసిస్టర్ల ద్వారా సూపర్ నోడ్ నుండి ప్రవహించే మొత్తం కరెంట్ ని వ్రాస్తారు కుడి వైపున ఇండిపెండెంట్ సోర్సెస్ ద్వారా ఈ సూపర్ నోడ్లోకి ప్రవహిస్తుంది వాస్తవానికి మీరు ఎల్లప్పుడూ తగిన ధ్రువణత లను ఉపయోగిస్తారు మీరు దీనిని పరిశీలించడం ద్వారా వ్రాయవచ్చు వాస్తవానికి జాగ్రత్తగా పరిశీలించి వోల్టేజ్ సోర్స్ సమీకరణాన్ని సులభంగా వ్రాయవచ్చు V1 V2 V0 మరియు నోడ్ 3 కోసం మనం ఎల్లప్పుడూ ఉపయోగించే సమీకరణం రాస్తాం V 3 G 23 G 33 V2 × G 23 I 3 కి సమానం అవుతుంది ఇక్కడ మూడు సమీకరణాలు మరియు మూడు వేరియబుల్స్ ఉన్నాయి మరియు నోడ్ వోల్టేజ్లను కనుగొంటారు ఈ సమీకరణాలను మ్యాట్రిక్స్ రూపంలో కూడా ఉంచవచ్చు కానీ మ్యాట్రిక్స్ మనం ఇంతకు ముందు చేసినట్లుగా సిమెట్రిక్ నిర్మాణాన్ని కలిగి ఉండదు వాస్తవానికి ఈ మ్యాట్రిక్స్ ని నేను కండక్టెన్స్ మ్యాట్రిక్స్ అని చెప్తాను కానీ అన్ని మూలకాలకు పరిమాణం కండక్టెన్స్ కాదు దీనికి ఒక ఉదాహరణ మ్యాట్రిక్స్ రూపంలో ఇస్తాను మొదటి వరుస నేను సూపర్ నోడ్ వద్ద వ్రాస్తాను ఇందులో G11 G23 G33 G 23 మొదటి వరుస అలాగే V1 V2 V3 మరియు ఇది I1 కి సమానంగా ఉంటుంది రెండవ సమీకరణం వోల్టేజ్ సోర్స్ యొక్క వోల్టేజ్ సమీకరణం V1 V2 V0 వస్తాయి ఇది మాత్రిక గుణకారం అని గుర్తుంచుకోండి గుణిస్తే V1 V2 V0 వస్తుంది చివరగా నోడ్ 3 కి సమీకరణం రాస్తే 0 G23 G33G23 ఇవి I3 కి సమానం అవుతుంది కాబట్టి ఇది G మ్యాట్రిక్స్ నేను దీనిని కండక్టెన్స్ మ్యాట్రిక్స్ అని పిలుస్తాను కానీ ఇక్కడ ఇవి కండక్టెన్స్ కాదు అవి ప్రమాణం లేని రాశులు అదేవిధంగా ఇక్కడ కుడి చేతి వైపు సోర్స్ వెక్టర్ ఉంది ఇవి అన్ని ఇండిపెండెంట్ సోర్స్ ని కలిగి ఉన్నాయి తద్వారా ఈ నిర్మాణం బాగుంది మనకు కొత్త మ్యాట్రిక్స్ X తెలియని వెక్టర్ సోర్స్ వెక్టర్తో సమానంగా ఉంటుంది G X V I నేను దీనిని సోర్స్ వెక్టర్ I తో సూచిస్తున్నాను కానీ ఈ సోర్స్ ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ లను కూడా కలిగి ఉంది కాబట్టి సోర్స్ వెక్టర్ ఇండిపెండెంట్ వోల్టేజ్ సోర్సెస్ మరియు కరెంట్ సోర్స్లు రెండింటినీ కలిగి ఉంది మీరు ఈ సర్క్యూట్లో వోల్టేజ్ సోర్స్ లను కలిగి ఉన్నప్పుడు వోల్టేజ్ సోర్స్ అనుసంధానం చేయబడిన నోడ్లతో కూడిన సూపర్ నోడ్లను మీరు ఏర్పరచవచ్చు తర్వాత నోడల్ అనాలసిస్ తో ముందుకు సాగండి దీని సారాంశం మీరు సర్క్యూట్లో వోల్టేజ్ సోర్స్ ఉన్నప్పుడు వోల్టేజ్ సోర్స్ కి అనుసందానించబడిన నోడ్లతో కూడిన సూపర్ నోడ్ను ఏర్పరుస్తారు సూపర్ నోడ్ కోసం ఒకే ఒక సమీకరణాన్ని వ్రాయండి మరియు నిర్దిష్ట నోడ్ల మధ్య వోల్టేజ్ సోర్స్ యొక్క విలువను జోడిస్తారు ఇప్పుడు నేను చూపించిన విధంగా వోల్టేజ్ సోర్స్ లను వివిధ రకాలుగా కలిగి ఉన్న కొన్నిఉదాహరణలను తీసుకుందాం ఈ సర్క్యూట్ ని చూడండి ఇక్కడ రెండు వోల్టేజ్ సోర్స్ ఉన్నాయి మరియు వాటికి ఒక కామన్ నోడ్ ఉంది ఉదాహరణకు ఇక్కడ ఈ వోల్టేజ్ సోర్స్ నోడ్ 1 మరియు నోడ్ 2 మధ్య అనుసందానించబడింది మరొకటి నోడ్ 2 మరియు నోడ్ 3 మధ్య అనుసందానించబడింది ఈ సందర్భంలో మీరు ఏమి చేస్తారు మీరు ఈ మూడు నోడ్ లను కలిపి సూపర్ నోడ్ను ఏర్పరచాలి ఎందుకంటే ఈ వోల్టేజ్ సోర్స్ లేదా ప్రక్క వోల్టేజ్ సోర్స్ ద్వారా ప్రవహించే కరెంట్ మీకు తెలియదు అందువలన వాటిని సమీకరణాల నుండి తొలగించాలి కాబట్టి మీరు మూడు నోడ్ లతో ఒక సూపర్ నోడ్ను ఏర్పరుస్తారు సాధారణంగా ఇది చాలా నోడ్లను కలిగి ఉండవచ్చు ఎందుకంటే మీరు నోడ్ల మధ్య వోల్టేజ్ సోర్స్ అనుసందానించబడితే మీరు రెండు కంటే ఎక్కువ నోడ్లతో సూపర్ నోడ్ని ఏర్పరచాలి మీరు మొత్తం సూపర్ నోడ్ కోసం KCL సమీకరణాలను వ్రాస్తున్నారు ఎడమ వైపున రెసిస్టర్ల ద్వారా ప్రవహిస్తూ సూపర్ నోడ్ నుండి బయటకు వచ్చే కరెంట్ ఉంది మరియు కుడి వైపున మీరు ఈ సూపర్ నోడ్ లోకి ప్రవహించే మొత్తం కరెంట్ I1I3 ఆపై మీకు మరో 2 సమీకరణాలు ఉన్నాయి ఇది V1 V2 మరియు V3 అనుకుంటే V1 V2 V0 మరియు V2 V3 Vx అవుతుంది మీరు రెండు కంటే ఎక్కువ నోడ్లను కలిపితే అంటే మూడు నోడ్లను సూపర్ నోడ్గా మార్చినప్పుడు మీరు రెండు సమీకరణాలను కోల్పోతారు అయితే ఆ వోల్టేజ్ సోర్స్ లకు సంబంధించిన రెండు నియమాలను జాగ్రత్తగా పరిశీలించాలి ఈ సర్క్యూట్లో మరొక విషయం ఏమిటంటే ఈ నోడ్ మరియు రిఫరెన్స్ నోడ్ మధ్య వోల్టేజ్ సోర్స్ అనుసంధానించబడింది మీకు ఇక్కడ V0 ఉంది ఇది నోడ్ 1 మరియు రిఫరెన్స్ నోడ్కు మధ్య అనుసంధానించబడింది కాబట్టి ఈ సందర్భంలో మీరు ఏమి చేస్తారు ఇప్పుడు నోడ్ 1 కోసం సమీకరణాన్ని వ్రాయవద్దు దాని గురించి ఆలోచించడానికి మరొక మార్గం ఏమిటంటే మీరు ఈ నోడ్ 1 మరియు రిఫరెన్స్ నోడ్ను కలిపి సూపర్ నోడ్ని ఏర్పరుస్తారు మీరు రిఫరెన్స్ నోడ్ కోసం కానీ సూపర్ నోడ్ కోసం కానీ ఏ సమీకరణాన్ని వ్రాయడం లేదు మరియు వోల్టేజ్ సోర్స్ నియమం నేరుగా ఈ నోడ్ వోల్టేజ్ ని ఇస్తుంది అది V1V0 ముఖ్యంగా ఈ నోడ్ వోల్టేజ్ మీకు ఇవ్వబడింది ఇది V0 కి సమానం మరియు దాని కోసం పరిష్కరించాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు నోడ్ 1 కోసం సమీకరణాన్ని వ్రాయరు కనుక ఇక్కడ చేయాల్సిందల్లా మీరు కేవలం 2 మరియు 3 నోడ్ల సమీకరణాలను వ్రాయాలి స్పష్టంగా ఇలా ఒక వోల్టేజ్ సోర్స్ కలిగి ఉన్నప్పుడు నోడ్ 1 వద్ద వోల్టేజ్ V0 కి సమానంగా ఉంటుంది కాబట్టి దీని కోసం మీరు పరిష్కరించాల్సిన అవసరం లేదు మీరు ఇచ్చిన దానిని తీసుకొని మిగిలిన వాటి కోసం పరిష్కరించవచ్చు మీరు మూడు సమీకరణాలు మరియు మూడు వేరియబుల్స్ లో రాయాలనుకుంటే మీరు దాని కోసం V2 మరియు V3వద్ద సమీకరణాలను వ్రాయవచ్చు మరియు మీకు ఈ సమీకరణం V1V0ఉంది ఏ పద్ధతిలో చేసినా ఇది ఖచ్చితంగా ఉంటుంది